కాబట్టి డ్రైన్ లక్షణాలు బదిలీ లక్షణాల పరంగా డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ మధ్య సంబంధాన్ని ఎలా పొందాలో గత ఉపన్యాసంలో చూశాము మరియు మనం ఉదాహరణలను కూడా చూశాము ఈ ఉపన్యాసంలో మాస్ ఫెట్ కరెంటు వోల్టేజ్ లక్షణాలను ఎలా పొందవచ్చో చూద్దాం మరియు ఈ మాస్ ఫెట్ ను కరెంటు మిర్రర్ గా ఎలా ఉపయోగించాలో కూడా చూద్దాం మనకు ఇక్కడ N ఛానల్మాస్ ఫెట్ ఉంది మనకు పి టైపు సబ్ స్ట్రేట్ ఉంది మరియు ప్రారంభంలో ఛానల్ నిర్మాణం లేదు కానీ VGS VT కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఛానల్ ఏర్పడుతుంది నేను ఈ పద్ధతి లో వోల్టేజ్ను వర్తింపజేసినప్పుడు అనగా సోర్స్ తో పోలిస్తే గేట్ సానుకూలంగా ఉన్నప్పుడుఏమి జరుగుతుంది VT కంటే VGS ఎక్కువగా ఉన్నప్పుడు ఛానల్ నిర్మాణం ఎందుకు జరుగుతుంది నాకు ఒక గేటు ఉంది ఇది ఒక మెటల్ తో అనుసంధానించబడి ఉంది ఆక్సైడ్ పొర ఉంది మరొక మెటల్ ఉంది ఇది మీ ఛానల్ ఎలక్ట్రాన్లతో రూపొందించబడింది SiO2 పొర తో ఇన్సులేట్ చేయడం ద్వారా వేరుచేసిన 2 కండక్టింగ్ ప్లేట్లుఉన్నాయి ఇది కెపాసిటర్ మాదిరిగానే కనిపిస్తుంది డైఎలక్ట్రిక్ మెటీరియల్ ద్వారా వేరు చేయబడిన వేరుచేసిన 2 కండక్టింగ్ ప్లేట్లు ఉన్నాయి కాబట్టి మీరు పాజిటివ్ గేట్ వోల్టేజ్ను వర్తింపజేసినప్పుడు కెపాసిటర్ ఏర్పడుతుంది దీని కారణంగా సబ్స్ట్రేట్ నుండి ఎలక్ట్రాన్లు గేట్ వైపు ఆకర్షించ బడతాయి మరియు ఛానల్ ను ఏర్పరుస్తాయి ఈ ఛానల్ 1 ప్లేట్ను ఏర్పరుస్తుంది అది నిర్వహించే మెటల్ మరొక ప్లేట్ నుండి తీసుకోబడుతుంది ఒక ఇన్సులేటర్ ఉన్నప్పుడు 2 కండక్టింగ్ ప్లేట్ల మధ్య కాబట్టి ఇది మీకెపాసిటర్ ఇప్పుడు నాకు కెపాసిటర్ ఉంటే అప్పుడు కెపాసిటెన్స్ CkAεod మనకు తెలుసు కరెంటు I dq dt అని ఛార్జ్ qCVεoWLto

కాబట్టి t L2µnVDS ఇప్పుడు ID అవుతుంది IDµnεotoWLVGS VT VDS2VDS ID మరియు VDS యొక్క ఈ సమీకరణం విలోమ పారాబొలా వలె కనిపిస్తుంది నేను విలువను ప్రత్యామ్నాయం చేస్తే VGS VT IDµnεotoWLVGS VT VGS VT 2 ఈ ప్రాంతంలో మీరు ఇక్కడ చూడవచ్చు IDS VDS నుండి స్వతంత్రంగా ఉంటుంది VDS ఇది VGS పై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఛానల్ పొడవు మాడ్యులేషన్ అంటే ఏమిటి నేను VDS ని పెంచుతూ ఉంటే నేను VGS ని నెమ్మదిగా మారుస్తూనే ఉన్నప్పటికీ ప్రారంభ ఛానల్ డ్రెయిన్ వైపు కుదించడం ప్రారంభిస్తుంది సోర్స్ మరియు డ్రైన్ మధ్య ప్రారంభ పొడవు Lఅయితే కుదించబడిన ఛానల్ మొత్తం ∆LVD saturation VGS VTVD సంతృప్తత ఇక్కడ I VDS VD saturation VD సంతృప్తత ఈ సందర్భంలో విలోమ ఛార్జ్ జరుగుతుంది మరియు నా IDసూత్రం ఇలా ఉంటుంది D LIDL ∆L ఛానల్ పొడవు మాడ్యులేషన్ పరామితి అవసరమైనప్పుడు పరిగణించవలసిన సూత్రం ఇది IDkn2WL2 1λVDS λ తో అనుబంధించబడి రెసిస్టన్స్ ro ∂ID∂VDS 1 kn2WL2λ 1 తో అనుబంధించబడిన రెసిస్టన్స్ λ యొక్క చిన్న విలువ కోసం ro 1λID VDS అక్షం మీద ID మరియు VDS ప్లాట్లో ఖండన పాయింట్ను ప్లాట్ చేయండి ట్రయోడ్ మరియు సంతృప్త ప్రాంతాన్ని గుర్తించండి వాలు యొక్క సమీకరణాన్ని కూడా వ్రాయండి

ఇప్పుడు మాస్ ఫెట్ యొక్క చాలా ముఖ్యమైన అనువర్తనాన్ని చూద్దాం అనగా కరెంటు మిర్రర్ మీకు మిర్రర్ ఉందని చెప్పండి నేను మిర్రర్ ను నా ముఖం ముందు ఉంచితే నేను చిత్రాన్ని చూడగలను చిత్రం అద్దంలో ప్రతిబింబిస్తుంది మిర్రర్ మీ చిత్రం యొక్క విస్తరించిన సంస్కరణను లేదా మీ చిత్రం యొక్క కుదించబడిన సంస్కరణను కూడా మీకు చూపుతుంది అంటే అద్దం మీకు విభిన్న చిత్రాలను చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కరెంటుమిర్రర్ రిఫరెన్స్ కరెంట్ యొక్క చిత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది కరెంటు మిర్రర్ సర్క్యూట్ ఉపయోగించి కరెంట్ ని పైకి లేదా క్రిందికి స్కేల్ చేయవచ్చు ఇక్కడ గేట్ డ్రైన్ కు అనుసంధానించబడి ఉంది ఇది మాస్ ఫెట్ రెండు మాస్ ఫెట్ లు M1 మరియు M2 ఉన్నాయి ఇక్కడ అధిక రిఫరెన్స్ ఉంది మరియు ఇది Io కాబట్టి Ireference కి మిర్రర్ Io మరియు ఈ ప్రత్యేక సందర్భంలో Io Ireferenceకు సమానం మనం Ireference కంటే తక్కువ Io ను కలిగి ఉండవచ్చు లేదా Ireferenceకంటే ఎక్కువ Io ను కలిగి ఉండవచ్చు Ireferencek2WL12 1λVDS1 Iok2WL22 1λVDS2 VGS2VGS1 VT2VT1 ఏమిటంటే λ0

λ0 IoIref WL2WL1 సాధారణంగా రెండు ట్రాన్సిస్టర్లకు L ఒకటే Io Iref W2W1 నేను W1W2 ను ఉంచితే నాకు అదే కరెంట్ ఉంటుంది నాకు W1 W2 ఉంటే నాకు ఎక్కువ కరెంట్ ఉంటుంది నాకుW1 W2 ఉంటే నాకు తక్కువ కరెంట్ ఉంటుంది మొత్తానికి నాకు సర్క్యూట్ ఉంది దీనిలో నేను కరెంట్ ను మార్చగలను ఇది కరెంట్ కి మిర్రర్ λ 0 కాకపోతే Io లో Iref యొక్క ప్రతిరూపం ఉంటుందని మనం హామీ ఇవ్వలేము λ 0 కి సమానం కాకపోతే అప్పుడు VDS1 VDS2కు సమానం కాదు అప్పుడు సమస్యలు ఉంటాయి మొదటిది పరిమిత λ కారణంగా లోపం నేను VDS2 VDS1 ని స్థిరంగా ఉంచితే λపెరిగితే లోపం మళ్ళీ పెరుగుతుంది

రెండు ట్రాన్సిస్టర్ల మధ్య వైవిధ్యం లేదా అసమతుల్యత కారణంగా మరొక లోపం కరెంట్ మిర్రర్ రూపకల్పన కోసం మనం ఎంచుకున్న రెండు ట్రాన్సిస్టర్ల మధ్య అసమతుల్యత ఉంటే మొదటి ట్రాన్సిస్టర్ యొక్క థ్రెషోల్డ్ వోల్టేజ్ రెండవ ట్రాన్సిస్టర్ యొక్క థ్రెషోల్డ్ వోల్టేజ్కు సమానం కాదు థ్రెషోల్డ్ వోల్టేజ్ సమానంగా లేకపోతే VT1 VT2 కు సమానం కాదుఅప్పుడు థ్రెషోల్డ్ వోల్టేజ్ల మధ్య అసమతుల్యత ఉంది అందువల్ల స్థిర VT కోసం రిఫరెన్స్ కరెంట్ పెరిగితే లోపం పెరుగుతుంది లేదా VT రిఫరెన్స్ కరెంట్ కోసం VT పెరిగితే లోపం పెరుగుతుంది ఇది రెండవ లోపం లోపం సంఖ్య 2 మూడవ లోపం లేఅవుట్ అసమతుల్యత కారణంగా ఉంది కాబట్టి మీరు అబ్బాయిలు సర్క్యూట్ డిజైనింగ్ నేర్చుకుంటే మీరు కాడెన్స్ ఉపయోగిస్తారు మరియు మీరు దానిని డిజైన్ చేసినప్పుడు లేఅవుట్ మరియు డిజైన్ లేఅవుట్లో అసమతుల్యత ఉందని మీరు చూస్తారు ఇది మళ్ళీ లోపానికి దారి తీస్తుంది కాబట్టి ఇది కరెంట్ మిర్రర్ చర్య మీరు M1 మరియు M2 చూస్తే లోపం VDS ని పెంచుతే Ireference పెరుగుతుంది నా Ireference పెరిగినప్పుడు M2 ఇప్పటికే సంతృప్త స్థితిలో ఉంది నేను కరెంట్ Io వైపు తిరిగి వెళ్లాలి ఎందుకంటే ఇది అనుసరించాల్సిన అవసరం ఉంది మరియు ఈ దిశలో ఇది పెరుగుతున్నప్పుడు ఇది మీ కరెంట్ మిర్రర్ చర్య కాబట్టి ఈ మూడు లోపాలను ఎలా తగ్గించగలం క్యాస్కేడింగ్ కరెంట్ మిర్రర్ అనే టెక్నిక్ ఉంది కాబట్టి IoIreference W2W1 పొందడానికి మనకు కావలసినది మా λ 0 లేదా VDS1VDS2 కానీ సరళమైన కరెంట్ మిర్రర్ సర్క్యూట్ లో నాకు ఏమీ లేదు అందువల్ల నేను λ 0 మరియు VDS1VDS2 ను కలిగి ఉండలేను ముఖ్యంగా మీ VDS1 VDS2 కు సమానం కానప్పుడు కాబట్టి ఈ సందర్భంలో మనం క్యాస్కేడ్ కరెంట్ మిర్రర్ ఉపయోగించాలి క్యాస్కేడ్ కరెంట్ మిర్రర్లో మనం 4 మాస్ ఫెట్స్ M1 M2 M3 M4 ను ఉపయోగిస్తాము మరియు మనం డ్రైన్ ను గేట్ కు అనుసంధానిస్తాము ఆపై గేట్లు అనుసంధానించ బడతాయి M3 మరియు M4 సిరీస్లో ఉన్నాయి M2 మరియు M4 కూడా క్యాస్కేడ్ స్థితిలో ఉన్నాయి

ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు నాకు VDS1 VDS2 ఉంటే లోపం 0 అవుతుంది కాబట్టి క్యాస్కేడ్ కరెంట్ మిర్రర్ను రెండు వేర్వేరు సమూహాలు అధ్యయనం చేసాయి ఒకటి రజావి అక్కడ అతను ప్రతిపాదించాడు Io Ireferenceతో సమానం కాకపోతే λ 0 ఈ ప్రత్యేక పరిస్థితిని Io Ireferenceకు సమానం కాదని పరిశీలిద్దాం ఎందుకంటే 1 0 అంటే M1 మరియు M3 లలో అదే ప్రస్తుత కరెంటుప్రవహిస్తుంది M1 మరియు M3 లలో అదే ప్రస్తుత కరెంటు ప్రవహిస్తుంది WL మరియు VT ఒకటేనని ఊహిస్తే VGS3 సమానం VGS1 కు సమానం ఇప్పుడు M4 మరియు M2 లలో అదే కరెంటు ప్రవహిస్తుంది అంటే VGS4 VGS2 ఈ పరిస్థితి అంటే VDS2 VDS1 మరియు ఇక్కడ మనం λ 0 గా పరిగణించాము అప్పుడు ఈ పరిస్థితి ఉంటే లోపం ఉండదు ఎందుకంటే నా సమీకరణం Io Ireference WL2 W L1 1 λVDS2 1 λ VDS కుడి VDS 2 VDS పరిస్థితి సంతృప్తికరంగా ఉంది మరియుఇక్కడ 0 గా సమానం అంటే మన లోపం 0 అవుతుంది కాబట్టి λ 0 కి సమానం కాకపోతే ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది అలాంటప్పుడు మనం ఇక్కడ చూస్తాం VDS1 VDS2కు సమానం Io Ireference కు సమానం అని సూచిస్తుంది కాని చిక్కు ఇక్కడ ఉంది M3 మరియు M4 లకు λ 0 కానీ M1 మరియుM2 లకు 0 కి సమానం కాదు కాబట్టి రజావి ప్రతిపాదించిన పద్ధతిని ఉపయోగించి లోపం లేదని మనం లెక్కించినప్పుడు ఇది చిక్కు అలెన్ మరియు హోల్బెర్గ్ Allen Holbergప్రతిపాదించిన మరొక పద్ధతిని మనం చూద్దాం కాబట్టి నేను M 1పై M3ను క్యాస్కేడ్ చేస్తేROUT పెరుగుతుంది ROUT1λIo ROUT చాలా ఎక్కువ అంటే ప్రభావవంతమైన λ 0 కి దగ్గరగా ఉంటుంది కాబట్టి VDSA లేదా VDSB ల మధ్య పరిమిత అసమతుల్యత ఉన్నప్పటికీ ప్రభావవంతమైన λ 0 కి సమానం కాబట్టి నా లోపం తక్కువగా ఉంటుంది మరియు నా Io Ireference కు సమానం λ తగ్గడంతో ROUT పెరుగుతుంది ఎందుకంటే ROUT λ తో విలోమానుపాతంలో ఉంటుంది నా VDSA మరియు VDSB ల మధ్య పరిమిత అసమతుల్యత కూడా ఉంది అంటే అలెన్ మరియు హోల్బర్గ్ క్యాస్కేడ్ కరెంట్ మిర్రర్ను ఉపయోగించడం ద్వారా సాధారణ కరెంట్ మిర్రర్ సర్క్యూట్లలో ఉత్పన్నమయ్యే లోపాన్ని తగ్గించవచ్చని ప్రతిపాదించారు

క్యాస్కేడ్ కరెంట్ మిర్రర్లను ఉపయోగించడం ద్వారా సరళమైన కరెంట్ మిర్రర్ సర్క్యూట్లలోని లోపాలను తగ్గించవచ్చు కాబట్టి ఇది కరెంట్ మిర్రర్ యొక్క అనువర్తనం యొక్క ముగింపు కరెంట్ మిర్రర్ వలె మనం అప్లికేషన్ కోసం మాస్ ఫెట్ ను ఎలా ఉపయోగించవచ్చో మీకు చూపించాలనుకుంటున్నాను Refer slide Time 4033 ఇప్పుడు పరిపూరకరమైన మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ గురించి పరిశీలిద్దాం మనం దీని గురించి చాలా వివరంగా చెప్పలేము కాని ఈ CMOS ను ఇన్వర్టర్గా ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం కాబట్టి CMOS అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ CMOS టెక్నాలజీ కంప్యూటర్ చిప్ డిజైన్ పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందిన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను రూపొందించడానికి ఈ రోజు విస్తృతంగా ఉపయోగించబడింది కాబట్టి మీరు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను చూసినప్పుడల్లా చాలా సందర్భాలలో మీరు CMOS ను కనుగొంటారు నేటి కంప్యూటర్ జ్ఞాపకాలు అనేక కీలక ప్రయోజనాల కారణంగా CPU సెల్ ఫోన్లు ఈ సాంకేతికతను ఉపయోగించుకుంటాయి ఈ సాంకేతికత P మరియు N ఛానల్ సెమీకండక్టర్ పరికరాలను రెండింటినీ ఉపయోగించుకుంటుంది మీరు P ఛానల్ మరియు N ఛానల్ మాస్ ఫెట్ లను కనెక్ట్ చేసినప్పుడు మీకు పరిపూరకరమైన మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ లభిస్తుంది ఇప్పుడు NMOS లేదా బైపోలార్ ట్రాన్సిస్టర్ కంటే CMOS యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే చాలా చిన్న విద్యుత్ వెదజల్లడం మరియు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మనం అంశాలసంఖ్యను తగ్గించబోతున్నాం లేదా ఒకే పొరపై అంశాలసంఖ్యను పెంచబోతున్నాం అంశం యొక్క పరిమాణాన్ని తగ్గించి ఒకే పొరపై అంశాల సంఖ్యను పెంచుతాము మీరు పరిమాణాన్ని తగ్గించబోతున్నప్పుడు విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది బైపోలార్ ట్రాన్సిస్టర్ లేదా NMOS టెక్నాలజీతోపోలిస్తే CMOS సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది సర్క్యూట్ మారినప్పుడు మాత్రమే శక్తి వెదజల్లుతుంది కాబట్టి సర్క్యూట్ ఆదర్శంగా ఉంటే శక్తి వెదజల్లుతుంది అది ఒక స్థితి నుండి మరొక స్థితి కి మారినప్పుడు మాత్రమే శక్తి వెదజల్లుతుంది ఇది NMOS లేదా బైపోలార్ టెక్నాలజీ కంటే మెరుగైన పనితీరును కనబరిచే IC కంటే ఎక్కువ CMOS గేట్లను సూచించడానికి అనుమతిస్తుంది ఎందుకంటే ఇది పనిచేసేటప్పుడు మాత్రమే శక్తి వెదజల్లుతుంది మరియు అందుకే బైపోలార్ NMOS తో పోలిస్తే మీకు ఎక్కువ గేట్లు ఉంటాయి కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ట్రాన్సిస్టర్లో పి ఛానల్ మాస్ ఫేట్ మరియు ఎన్ ఛానల్ మాస్ ఫెట్ ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు మాకు P ఛానల్ మాస్ ఫెట్ లు మరియు N ఛానల్ మాస్ ఫెట్ ఉన్నాయి కాబట్టి మీరు చూసేది నాట్ గేట్ నేను CMOS ను నాట్ గేట్గా ఉపయోగించాలనుకుంటే నేను 1 ని వర్తింపజేస్తే అవుట్పుట్ 0 నేను 0 అనువర్తనం చేస్తే అవుట్పుట్ 1 నేను ఎలా ఆపరేట్ చేయగలను ఒక స్విచ్ ఉంది కాబట్టి VDD నా వోల్టేజ్ అయితే ఇది గ్రౌండ్ అని మీరు ఇక్కడ చూస్తారు కాబట్టి నాకు S 1 ఉంటే అవుట్పుట్ 0 అవుతుంది S 0 అయితే అవుట్పుట్ 1 అవుతుంది కాబట్టి ఈ విధంగా నేను మార్పును చూడగలను ఈ సర్క్యూట్లో ఇక్కడ చూద్దాం నేను Vx1 ను వర్తించినప్పుడు ఇది PMOS కాబట్టి ఇది నిర్వహించదు మరియు అందుకే ఇది ట్రాన్సిస్టర్ T1 అవుతుంది మరియు ఇది ఆఫ్ అవుతుంది మరియు T2 ఆన్ ఉంటుంది అంటే నా అవుట్పుట్ వోల్టేజ్ 0 అవుతుంది కానీ నాకు వ్యతిరేకం ఉంటే అంటే నేను Vx 0 ను వర్తింపజేస్తే T2 ఆఫ్లో ఉంటుందిT1 ఆన్లో ఉంటుంది మరియు నా అవుట్పుట్ 1 అవుతుంది ఇప్పుడు ఇది PMOS మరియు NMOS సిరీస్లో కనెక్ట్ కావడం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది ఈ విధంగా ఉంటే మరియు నాకు సర్క్యూట్ఉంటే నేను దానిని నాట్ గేట్గా ఉపయోగించగలను కాబట్టి CMOS టెక్నాలజీలో లాజిక్ ఫంక్షన్ల రూపకల్పనకు N టైపు మరియు P టైపు ట్రాన్సిస్టర్లు ఉపయోగించబడతాయి ఒక ట్రాన్సిస్టర్ను ఆన్ చేసే అదే సిగ్నల్ మరొకదాన్ని ఆపివేస్తుంది నేను 1 ను వర్తింపజేస్తే ఇది ఆన్లో ఉన్నప్పుడు 1 ట్రాన్సిస్టర్ను ఆన్ చేసే అదే సిగ్నల్ చూడండి మరొక ట్రాన్సిస్టర్ను ఆపివేస్తుంది పుల్ అప్ రెసిస్టర్లు అవసరం లేకుండా సాధారణ స్విచ్లను మాత్రమే ఉపయోగించి లాజిక్ గేట్ల రూపకల్పనను ఈ లక్షణం అనుమతిస్తుంది ఇక్కడ CMOS లాజిక్ గేట్లలో N రకం మాస్ ఫెట్ ల సేకరణ పుల్ డౌన్ నెట్వర్క్లో ఏర్పాటు చేయబడింది NMOS లాజిక్ గేట్ల లోడ్ రెసిస్టర్కు బదులుగా అవుట్పుట్ మరియు తక్కువ వోల్టేజ్సరఫరా మధ్య CMOS లాజిక్ గేట్లు పుల్ అప్ లో P రకం మాస్ ఫెట్ ల సేకరణను కలిగి ఉంటాయి అవుట్పుట్ మరియు అధిక వోల్టేజ్ మధ్య నెట్వర్క్ ఇక్కడ లోడ్ రెసిస్టర్లను పుల్ అప్ రెసిస్టర్గా ఉపయోగించకుండా పుల్ అప్ నెట్వర్క్లో భాగంగా పి టైప్ మాస్ ఫెట్ను ఉపయోగించవచ్చు కాబట్టి ఇక్కడ CMOS ఎలా రూపొందించబడింది ఇది ఎలా అనుసంధానించబడి ఉంది కానీ మనం CMOS లోకి చాలా వివరంగా వెళ్ళము మీకు CMOS ఇచ్చి మిమ్మల్ని నాట్ గేట్ ఏర్పాటు చేయమని అడిగితే మీరు PMOS ను NMOS కి అటాచ్ చేయడం ద్వారా నాట్ గేట్ ఉపయోగించవచ్చు మరియు CMOS ప్రయోజనం ఒక సమయంలో మాత్రమే అది ఆన్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే శక్తిని చెదరగొడుతుంది ఇది ఆన్ స్టేట్ మరియు ఆఫ్ స్టేట్ మధ్య మారినప్పుడు లేకపోతే అది శక్తిని చెదరగొట్టదుఇదే బైపోలార్ ట్రాన్సిస్టర్లపై CMOS యొక్క ప్రయోజనం మనం డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ చూశాము మనం బదిలీ లక్షణాలను చూశాము అప్పుడు కరెంట్ మిర్రర్ యొక్క అనువర్తనాన్ని కూడా చూశాము మరియు సరళమైన కరెంట్ మిర్రర్ లో లోపాలు ఎలా ఉన్నాయి ప్రతిపాదిత ఆలోచన ఏమిటంటే సరళమైన కరెంట్ మిర్రర్ లో లోపాలను తగ్గించడానికి మనం క్యాస్కేడ్ కరెంట్ మిర్రర్నుఉపయోగించవచ్చు ఈ కరెంట్ మిర్రర్ 2 సముదాయాలు ప్రతిపాదించాయి ఒకటి రజావి నుండి మరియు మరొకటి అలెన్ మరియు హోల్బెర్గ్ నుండి రజావి మోడల్లో మనం ట్రాన్సిస్టర్ λ 0 మరో ట్రాన్సిస్టర్ λ 0 కి సమానం కాదని అది పనిచేయదని మనం కనుగొన్నాము అందువల్ల మనం అలెన్ మరియు హోల్బెర్గ్లను పరిగణనలోకి తీసుకోవలసి వచ్చింది మీరు క్యాస్కేడ్ కరెంట్ మిర్రర్లో శైలిలో ట్రాన్సిస్టర్లను జత చేస్తే అప్పుడు ROUT పెరుగుతుంది మరియు ROUT కు విలోమ పాతంలో λ ఉంటుంది కాబట్టి ROUT పెరిగితే λ తగ్గుతుంది అంటే ట్రాన్సిస్టర్లు Ireference కు సమానం మరియు Io అంతటా వోల్టేజ్ మరియు లోపం 0 కి దగ్గరగా ఉంటుంది లోపం మరియు వోల్టేజ్ మధ్య తుది వ్యత్యాసం ట్రాన్సిస్టర్ల Ireference మరియు Io ఉన్నప్పటికీ అంటే అలెన్ మరియు హొల్బర్గ్ ప్రతిపాదించిన ఈ ప్రత్యేకమైన మోడల్ అర్థం చేసుకోవడానికి మరింత అర్ధమే సరళమైన కరెంట్ మిర్రర్ లో లోపాలు ఎలా తగ్గుతాయి ఇప్పుడు తరువాతి తరగతిలో కార్యాచరణ యాంప్లిఫైయర్లు ఏమిటో మరియు కార్యాచరణ యాంప్లిఫైయర్ యొక్క లక్షణాలు ఏమిటో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాము కాబట్టి నేను మిమ్మల్ని తరువాతి తరగతిలో చూస్తాను మరియు మనం కార్యాచరణ యాంప్లిఫైయర్లను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాము దీనిని ఆప్ అంప్ ఆంప్స్ అని కూడా పిలుస్తారు కాబట్టి మీ అనలాగ్ సర్క్యూట్ డొమైన్లో చాలా విషయాలను తెలియ చేయడానికి ఇది మీకు సహాయం చేస్తుంది నేను ప్రస్తుతం బోధిస్తున్న దానికంటే ముందస్తు సంస్కరణ ఉన్న మరొక కోర్సు ఉంది కాని నేను అనుకున్నది ప్రాథమికలను మాత్రమే కాకుండా ప్రయోగాత్మక దృక్పథాన్ని కూడా తెలియ చేసే ఏదో ఒకదానితో ప్రారంభిద్దాం కాబట్టి ఈ కోర్సులో భాగంగా మనం చాలా ప్రయోగాలు కూడా చూస్తాము కాబట్టి నేను ఈ సమయంలో ఈ మాడ్యూల్ను పూర్తి చేస్తాను మరియు అప్పటి వరకు నేను మిమ్మల్ని తదుపరి తరగతిలో చూస్తాను